ఆప్టిమైజేషన్ II జెనెటిక్ అల్గోరిథమ్స్ ఈ రోజు మనం ప్రకృతి గురించి మరొక్కసారి చూద్దాం మనము ఆప్టిమైజేషన్ చేస్తున్నామని గుర్తుంచుకోండి ప్రకృతి అనేది ఆప్టిమైజేషన్ చేస్తుందా ఎవరో అవును అన్నారు అవును కానీ యాంట్ కాలనీ ఆప్టిమైజేషన్ అనేది ఒక అల్గోరిథం ఈ రోజు సమయం లేనందున తరువాతి తరగతిలో దీని గురించి చేర్చించుకుందాం అది ఏమిటి అక్కడ ఏ ఆప్టిమైజేషన్ జరుగుతోంది సహజ ఎంపిక జరుగుతుంది ఇది యాంట్ కాలనీ ఆప్టిమైజేషన్ కంటే భిన్నమైనది యాంట్ కాలనీలు ఆహారాన్ని కనుగొనడంలో చురుకైనవి మనం తినదగిన ఏదైనా వదిలేస్తే అంటే బిస్కెట్ లేదా చక్కెర ముద్ద లాంటివి కొంత సమయం లోనే చీమలు అక్కడకి చేరుకుంటాయని ఉంటాయని ఖచ్చితంగా తెలుసు ఏదో ఒకవిధంగా అవి ఆ ఆహారాన్ని కనుగొంటాయి దీని గురించి తర్వాతి తరగతి లో చూద్దాం ఇప్పుడు సహజ ఎంపికకు వెళ్తాము మనలో చాలా మంది మానవులను జీవన రూపాల లో ఉన్నతమైన రూపం గా భావించారు కాబట్టి చార్లెస్ డార్విన్ సిద్ధాంతానికి కారణమైన సహజ ఎంపిక ప్రక్రియ ద్వారా మనము వచ్చామని చెప్పగలము మనం విన్న బాగా తెలిసిన వాక్యం బలవంతులదే మనుగడ అనేది ప్రకృతి ఏమి చేస్తోంది తిరిగి అది ఏమి చేయడానికి ప్రయత్నిస్తుందో చూద్దాం ఇది ప్రత్యక్ష రూపాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుందని చెప్పగలం మనకు కొన్ని అమీబాలు చీమలు పక్షులు మరియు జంతువులు మొదలయ్యే భూమి యొక్క వైవిధ్యం తో కూడిన విస్తృత స్పెక్ట్రం ని కలిగి ఉన్నాం మనము వీటన్నిటి లో కి అత్యున్నత స్థానం లో ఉన్నామని భావిస్తున్నాము ఈ రూపకల్పన ప్రక్రియ యొక్క లక్ష్యం ఏమిటి ఇది ఏ రూపకల్పన చేయడానికి ప్రయత్నిస్తోంది ప్రకృతి ఏదో రూపకల్పనకు సమానం అని చెప్పడం ద్వారా మనం విషయాలను అన్వేషిస్తున్నాం అనుకుందాం మీరు విన్నారా రిచర్డ్ డాకిన్స్ ఎంతమంది చదివారు మీరు ఏ పుస్తకం చదివారు ది గాడ్ డెల్యూషన్ ఇది అతని ఇటీవలి పుస్తకాలలో ఒకటి దీనిలో దేవుడు మతం యొక్క వ్యతిరేక సంస్థ అని అతను చెప్పాడు కానీ అతని మునుపటి పుస్తకాలలో ఒకదాన్ని బ్లైండ్ వాచ్ మేకర్ అని పిలుస్తారు ఇది చాలా బాగా తెలిసిన పుస్తకం ఆ సమయంలో ఇది చాలా విజయవంతమైంది పాశ్చాత్య సమాజంలో వాదన ఏమిటంటే విశ్వం మరియు భూమిని సృష్టించిన దేవుడు ఉన్నారా లేదా భూమి పై మానవులు ఉన్నారు వాదన ఏమిటంటే ప్రతిదీ చాలా పరిపూర్ణంగా ఉందని ప్రపంచం చాలా పరిపూర్ణంగా ఉందని మన గాలిలో సరైన ఆక్సిజన్ ఉంది మనకు అవసరమైన ప్రతిదీ ఉంది నీరు ప్రవహిస్తుంది పగలు మరియు రాత్రి లాంటివన్నీ ఉన్నాయి వాచ్ మేకర్ ఉండాలి ఉదాహరణకి విశ్వం ఒక స్విస్ గడియారం వలె సంపూర్ణంగా పనిచేస్తే అంటే స్విట్జర్లాండ్ దాని యాంత్రిక గడియారాలకు ప్రసిద్ది చెందింది అది యాదృచ్ఛికంగా బయటకు రాకపోవచ్చు ఇది డార్విన్ కు వ్యతిరేకంగా ఉండే వాదన మనము పరిణామక్రమం నుండి వచ్చామని డార్విన్ చెప్పారు మనము కోతుల నుండి ఉద్భవించామనే భావనతో ఆశ్చర్యపోతాము కొన్నిసార్లు కోతులు ఈ భావనతో మరింత ఆశ్చర్యపోతాయి ఇంత సంపూర్ణంగా పనిచేసే ప్రపంచం దాని వెనుక ఒక మేకర్ ని లేదా వాచ్ మేకర్ ని కలిగి ఉండాలి అనే ఆలోచన ఉంది కానీ డాకిన్స్ మరియు డార్విన్ వారంతా ఒకే వైపు ఉన్నారు అంతర్నిర్మితమైన రాట్చెట్ మెకానిజం ఉందని వారు చెప్పారు మనం ఏదో ఒకవిధంగా అభివృద్ధిని కనుగొంటే ఆ మెరుగుదల దాని చుట్టూ ఉంటుంది కాబట్టి ఒక రాట్చెట్ మెకానిజం ఉంది మనం పొరపాటున లేదా ఎదో ఒక అవకాశం ద్వారా పని చేసేదాన్ని డిజైన్ చేస్తే అది కొనసాగే ధోరణిని కలిగి ఉంటుంది స్టీవెన్ గ్రాండ్ అనే వ్యక్తి UK లో ఎక్కడో ఉన్నాడు అతను క్రియేషన్ అని పిలిచే ఈ పుస్తకాన్ని వ్రాశాడు ఈ సంస్థకు ఒక కాపీ ఉంది అది ఈ సమయంలో నా వద్ద ఉంది మీరు దాన్ని పరిశీలించాలనుకుంటే మీరు వచ్చి రుణం తీసుకోవచ్చు మీరు జీవుల గురించి కూడా విన్నారు ఇవి పాపులేషన్ యొక్క గణన ఫ్రాన్సిస్ సైబర్ ప్రపంచంలో మనము సృష్టించిన జీవిత రూపాలు కృత్రిమ చేపలు కృత్రిమమైనవి మీరు నెట్లో క్రియేచర్ అనే పదాన్ని చూస్తే కొన్ని సైట్లలో చూడవచ్చు వాటిలో ఒకటి స్టీవ్ గ్రాండ్ చేత నిర్వహించబడుతుంది ఈ పుస్తకంలో అతను చాలా లోతైన వాక్యాన్ని వ్రాసాడు అది ఎడిషన్ అంటే ఏదైనా కొనసాగుతుంటే అది అలాగే ఉంటుంది వాచ్ మేకర్ లేని యాదృచ్ఛిక ప్రపంచాన్ని ఊహించుకోండి సృష్టికర్త లేడు ఇది ఒక రకమైన టాటాలజీ అని అతను చెప్పాడు ఏది కొనసాగితే అది అలాగే కొనసాగుతుంది సహజంగానే మనం చెప్పేది అదే నేను చెప్పే ఈ ఊహకందని విషయం నుండి జీవితం ఎలా ఉద్భవించిందో అనే దాని వెనుక ఉన్న మాలాధారం ఇది బిగ్ బ్యాంగ్ తర్వాత నా ఉద్దేశ్యం ఏమిటంటే చాలా కాలం గందరగోళం ఉండేది స్టీవ్ గ్రాండ్ ఏమి చెప్తున్నారో మనం అనుసరిస్తే జీవిత లక్ష్యం అనే సమానమైన వాక్యాన్ని చెప్పవచ్చు జీవితం ఏదో ఒక చోదక శక్తి లేదా ఎలాగైనా జీవించడం జీవించడం అంటే కొనసాగడం కానీ జీవితానికి ఉన్నత స్థాయి లక్ష్యాన్నిబాహ్యంగా వ్రాయలేరు అది కొనసాగుతూనే ఉంటుంది మనము ఇక్కడ ఉన్నాము జీవిత లక్ష్యం ఇక్కడ ఉండటమే ఇప్పుడు ప్రకృతి ప్రయోగాలు చేస్తుందని మనము చెప్పగలము నాకు ఇది నిజంగా అవసరం లేదు ప్రకృతి మనం మళ్ళీ మానవరూపం చేయాలనుకోవడం లేదు ప్రకృతి దేవుడు లేదా కొంతమంది దేవతా రూపం లేదా ఇంకేదో కాదు ప్రకృతి అనేది మన చుట్టూ ఉన్న ప్రతిదానికీ మనం ఉపయోగించే పదం ఇది జీవిత రూపాల కోసం విభిన్న డిజైన్ లను సృష్టించడం కనీసం మనం దానిని అలా చూడవచ్చు చాలా తరచుగా ప్రజలు వివరణ కొరకు ఒక వ్యాసకర్త కి సంబంధించి జరుగుతున్న విషయాల వెనుక ఉన్న డిజైన్ కి సంబందించిన ఉద్దేశ్యం మనము నియోకార్టెక్స్ను ఎందుకు అభివృద్ధి చేసాము ఎందుకంటే ఇది సింబాలిక్ స్థాయిలో వాదించడానికి సహాయపడింది అయితే దాని వెనుక ఎటువంటి ఉద్దేశ్యం లేదు కానీ మనం ఆలోచించటానికి అనుమతించిన ఒక కార్టెక్స్ ఉద్బవించడం వలన ఇది జరుగుతుంది కాబట్టి మనము ఆలోచిస్తున్నాము స్టీవ్ గ్రాండ్ చెప్పేది ఏమిటి ఏది కొనసాగితే అది అలాగే ఉంటుంది జీవిత రూపాలను రూపొందించడానికి ప్రకృతి ప్రయత్నం వెనుక ఇది ఒక ప్రధాన విధానం మరియు ఈ జీవన రూపం యొక్క లక్ష్యం జీవించడం కొనసాగడం తప్ప మరొకటి కాదు అది కొనసాగడానికి మన సహజ స్వభావం మనం ఈ భవనం నుండి బయటికి వెళ్తే తుపాకీతో ఎవరో మన వైపు చూస్తుంటే మనం చేసే మొదటి పని పారిపోవటం లాంటిది ఆలా చేయడం అనేది మన సహజ స్వభావం స్టీవ్ గ్రాండ్ చెప్పినదానితో కలిపి మనం ఆలోచిస్తే ప్రారంభ గందరగోళంలో ఆటంలు చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయని ఊహించుకోండి అప్పుడు మాలిక్యూల్ లు ఏర్పడి తర్వాత పెద్ద మాలిక్యూల్ లను ఏర్పరుస్తాయి ఆపై చివరికి సేంద్రీయ అణువులు ఉనికిలోకి వచ్చాయి ఇది మనుగడ మరియు ఒకదానికొకటి అంటిపెట్టుకునే ధోరణిని కలిగి ఉంది ఆపై తమ కాపీలు తయారు చేసుకుంటాయి జరిగిపోయినవి జరిగిపోయి ఉంటాయి మనుగడ సాగించేవి సాగిస్తూ ఉంటాయి దీనినే డార్విన్ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అని పిలుస్తారు మీరు ప్రయత్నిస్తున్న అనేక విషయాలలో కొన్ని విషయాలు మనుగడలో ఉన్నాయి మరియు అవి సరైనవి మనం మనుగడను ఉత్తమమైనదిగా చెప్పినప్పుడు మనము తెలుసుకోవాల్సింది దానిని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మనం మొదటి ఫిట్నెస్ను నిర్ణయించి తర్వాత మనుగడ గురించి మాట్లాడటం వంటిది కాదు వాస్తవానికి ఇది మరొక మార్గం సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అని చెప్పినప్పుడు దీని వాస్తవ అర్థం ఏమిటంటే మనుగడ సాగించే వారు ఉత్తమమైనవారు ఇప్పుడు ఈ జీవ రూపాలు ఒకదానితో ఒకటి పోటీపడతాయి వారు దేని కోసం పోటీపడతారు వారు అవసరమైన వనరులు భౌతిక వనరులు ప్రధానంగా ఆహారం వంటి భౌతిక వనరులు మొదలైన వాటి కోసం పోటీపడతారు పరిమితమైన ఆహారం ఉంది మరియు ఆహారం మన శరీర అవయవాలను నిర్మించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని గుర్తుంచుకోండి కాబట్టి ఒక పిల్లవాడు పెరిగితే అది ఆహారం తినడం ద్వారా మరియు ఆ ఆహారం తన వ్యవస్థలోని వివిధ విషయాలలో రూపాంతరం చెందడం ద్వారా అని మనకు తెలుసు కాబట్టి వారు వనరుల కోసం పోటీపడతారు అంటే కొన్ని జీవ రూపాలు విజయవంతమవుతాయి మరియు కొన్ని జీవ రూపాలు విఫలమవుతాయి ఒక గదిలో కొంతమంది వ్యక్తులు ఉన్నారని ఊహించుకోండి గదిలో 50 మంది ఉన్నారని అనుకుందాం మరియు అక్కడ 20 కేక్ లు లేదా ఇంకేదైనా ఉందనుకుందాం మీరు కేక్ను విభజించలేరు అప్పుడు ఆ వ్యక్తులకి కేక్ లు ఇచ్చే ఒక విధానం ఉంటుంది వారిలో 20 మందికి కేక్ లు లభిస్తాయి మరియు 30 మందికి కేక్ లు రావు మీలో ఒక తీవ్రమైన కోణంలో చూస్తే ఆ 30 మంది చనిపోతారు మరియు 20 మంది మనుగడ సాగిస్తారు కానీ కొంత సమయంలో ప్రకృతిలో ఏమి జరుగుతుందో చెప్పలేము వేర్వేరు జాతుల జీవ రూపాలు ఉంటాయి ప్రకృతి ప్రయోగాలు చేస్తోంది ప్రకృతి నేను ప్రయోగాలు చేస్తున్నట్లు ఉంటుందని సూచిస్తున్నాను ప్రకృతి అనేది అక్కడ ప్రయోగాలు చేస్తూ కూర్చున్న వ్యక్తి లాంటిది కాదు ఇవ్వన్నీ కూడా స్వతహాగ జరుగుతున్నాయి మరియు మనము వాటిని ప్రయోగాలుగా చూడవచ్చు ప్రకృతి ఎలా చేస్తుంది ప్రకృతి జెనెరేట్ మరియు టెస్ట్ చేస్తోంది ఇది సెర్చ్ చేస్తుంది సెర్చ్ అల్గోరిథం యొక్క ప్రాథమిక నమూనా అయినా ఈ జెనెరేట్ మరియు టెస్ట్ తో నే మనము ప్రారంభించామని గుర్తుంచుకోవాలి కాండిడేట్ ను జెనెరేట్ చేయడం మరియు ఆ కాండిడేట్ మనకు ఒక చిన్న సమస్యకు పరిష్కారం అవునా కాదా అని టెస్ట్ చేయడం ప్రకృతికి గోల్ ఉండదు కనుక ఇక్కడ గోల్ టెస్ట్ ఫంక్షన్ లేదు కానీ టెస్ట్ అంటే ఇక్కడ వేరే అర్థం వస్తుంది జెనెరేట్ మరియు టెస్ట్ అంటే ఏమిటి ఒక ఫ్రెంచ్ కవి ఇలా చెప్పారు ఈ ఎవల్యూషన్ ప్రక్రియ ఏమిటంటే ఒకరు కలయికను తయారు చేస్తారు మరొకరు ఎంచుకుంటారు ప్రయోగించే రెండు శక్తులు ఉన్నాయి ఒకటి కాంబినేషన్ ని తయారుచేయడం దీనిని మనం జెనెరేట్ అని పిలుస్తాము మరొకటి టెస్ట్ అంటే ప్రాథమికంగా మనం ఎంచుకునేవి ఇవి రెండు విషయాలు ఎంచుకోవడం అర్థం ఏమిటి సహజ ఎంపికతో ఒక శక్తి ఉంది అది మనుగడ సాగించే కొంతమందిని ఎన్నుకుంటుంది కానీ మనుషులను కాదు కొన్ని జీవులు మనుగడ సాగిస్తాయి మరి కొన్ని మనుగడ సాగించవు టెస్ట్ ఫంక్షన్ వంటి ఎంపిక జరుగుతోంది మరియు జెనెరేట్ చేసే ప్రక్రియ ఉంది దీని ద్వారా క్రొత్త లక్షణాలను సృష్టించడం జరుగుతోంది ఈ ప్రపంచాన్ని ఊహించుకోండి దీనిలో కొత్త జీవులు అంటే వ్యక్తులు అని అర్ధం అన్ని సమయాలలో సృష్టించబడ్డాయి మరియు వాటిలో ప్రతి జీవి ఇతర జీవులతో పోటీ పడుతోంది అవి ఒకే జాతికి చెందినవి కావచ్చు లేదా అవి వేర్వేరు జాతుల నుండి ఉండవచ్చు కానీ అందరూ ప్రాథమిక స్థాయిలో ఆహారం కోసం పోటీ పడుతున్నారు అది తినడం అనేది చాలా బలమైన కోరిక అది లేకుండా మనం మనుగడ సాగించలేము ఈ కాంబినేషన్ లు ఎలా బయటకు వస్తాయి దీని కంటే ముందు ఇతర ఎంపికల గురించి మాట్లాడుదాం ఒక కుందేలు లేదా కుందేలు జాతులు ఉన్నాయని అనుకుందాం ఈ కుందేళ్ళు మైదానంలో ఉన్నాయి మరియు వాటిని అదే మైదానంలో నక్కలు వెంబడిస్తున్నాయి నక్క జాతులు మరియు కుందేలు జాతుల మధ్య సంబంధం ఉంది దీనిని పాపులేషన్ పై సానుకూల ప్రభావాన్ని సూచించే ఎడ్జ్ గా దీనిని ఉపయోగిస్తాము ఇవి కొన్ని ప్రభావం రేఖాచిత్రాలలాంటివి కుందేళ్ళ జనాభా నక్కల జనాభాను ఎలా ప్రభావితం చేస్తుంది సానుకూల ప్రభావం ఉందని మనము చెప్తున్నాము కుందేళ్ళు ఎంత ఎక్కువ ఉన్నాయో నక్కలు వాటిని తినడానికి అంత ఎక్కువ వస్తాయి మరియు అందువల్ల నక్కలు మనుగడ సాగిస్తాయి కుందేళ్ళకు కరువు లేదు కుందేళ్ళ పై నక్కల పాపులేషన్ ప్రతికూల ప్రభావం చూపుతుంది ఈ మొత్తం పర్యావరణ వ్యవస్థ అక్కడ ఉంది నక్కలు ఉన్నప్పుడు పులులు ఉంటాయి పులులు ఉన్నప్పుడు బ్యాక్టీరియా ఉంటుంది సృష్టి కి ఇది బాగా తెలిసిన విషయం పక్షులు పువ్వులను పరాగసంపర్కం చేయడంలో సహాయపడతాయి అక్కడ డిపెండెన్సీ ఉంటుంది మొత్తం స్థిరమైన పర్యావరణ వ్యవస్థ ఉంది దీనిలో ప్రతి పాపులేషన్ ఇతర పాపులేషన్ పై కొంత ప్రభావాన్ని చూపుతుంది అకస్మాత్తుగా తేనెటీగలు ఈ ప్రపంచం నుండి అదృశ్యమవుతాయని ఒక రోజు ప్రజలు వింటారు ఈ విధంగా కొన్ని వార్తలను విని ఉంటాము తేనెటీగలు అదృశ్యమైనప్పుడు అది కొన్ని ఆహార గొలుసులను ప్రభావితం చేస్తుంది అంటే మనం కొన్నింటిని పొందలేక పోతాము మనకు ఈ స్థిరమైన పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి కానీ విపత్తులు కూడా ఉన్నాయి 60000 సంవత్సరాల క్రితం మాదిరిగా ప్రధానమైన జీవన రూపం డైనోసార్ లు మొదలైనవి క్షీరదాలు డైనోసార్ల లో కనిపించనటువంటి చిన్న జీవులు కానీ అకస్మాత్తుగా ఏదో జరిగింది ఏమి జరిగిందో మాకు తెలియదు డైనోసార్లు అంతరించిపోయాయి క్షీరదాలు ప్రముఖంగా మారాయి తరువాత మానవుడు వాటిలో అన్నిటికంటే ప్రముఖమైన జీవి గా ఉన్నాడు మనము పోటీ గురించి మాట్లాడుతున్నాము ఆ విధంగా జాతుల మధ్య పోటీ ఉంటుంది మనకు కుందేళ్ళు ఆవులు మేకలు మరియు గొర్రెలు ఉన్నాయి అనుకుందాం అన్నీ కొంత ఆహారం కోసం ప్రయత్నిస్తున్నాయి కుందేళ్ళు ఆవులు మేకలు మరియు గొర్రెలు గడ్డి కోసం పోటీ పడుతున్నాయి అందువల్ల జాతుల మధ్య పోటీ ఉంది జాతులలో కూడా పోటీ ఉంది మనము జాతుల లో పోటీపై దృష్టి పెట్టబోతున్నాము దీని అర్థం ఏమిటి ఈ మైదానంలో ఈ కుందేళ్ళ సమూహాన్ని మళ్ళీ ఊహించుకోండి 2 3 నక్కలు పరిగెత్తుకు వస్తే కుందేళ్ళు అన్నీ పారిపోతాయి లేదా మీరు కొన్ని వైల్డ్ లైఫ్ సినిమాలు చూసినట్లయితే అక్కడ జింకల సమూహం ఉంటుంది ఒకటి లేదా రెండు సింహాలు పరిగెత్తుకుంటూ వస్తే అప్పుడు అన్ని జింకలు పారిపోతాయి సింహం వేగంగా పరుగెత్తలేని బలహీనమైనదాన్ని పట్టుకుంటుంది సింహం బలహీనమైనదాన్ని పట్టుకుంటుంది వేగంగా వెళ్లే జింక తప్పించుకుంటుంది జాతులలో పోటీ ఉంది ఎర ఉంటే అక్కడ వేటాడే జాతులు ఉంటాయి తప్పించుకోవడానికి లేదా ఆహారాన్ని పట్టుకోవటానికి జాతులలో పోటీ మొదలవుతుంది కాబట్టి మళ్ళీ బలమైన సింహాలు జింకలను పట్టుకోగలవు బలమైన అంటే మంచి నాణ్యత లాంటిది వేగంగా వెళ్లే కుందేళ్ళు తప్పించుకోగలవు వేగం అనేది మనం ఉపయోగిస్తున్న ఒక లక్షణం ఇది తప్పనిసరిగా వేగం అవ్వాల్సిన అవసరం లేదు ఇది తెలివైనది కుడా కావచ్చు లేదా ఇది మారువేషంలో కూడా ఉండవచ్చు లేదా ప్రకృతి అనుసరించే ఏ విధమైన విషయాలు అయినా కావచ్చు కాబట్టి ప్రెడేటర్ మరియు ప్రే మధ్య స్థిరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది రెండూ అభివృద్ధి చెందుతున్నవే అవి ఎలా అభివృద్ధి చెందుతున్నాయి ఎందుకంటే జాతులలోని పోటీ మంచి వ్యక్తులను ఎన్నుకుంటుంది వారి లక్షణాలను కొన్ని పద్ధతిలో తదుపరి స్థాయికి ప్రచారం చేస్తున్నాయి అది మనలను ఒకదానికి తీసుకువస్తుంది ప్రకృతి అనుసరించిన కలయిక ఏమిటి ఇది లైంగిక పునరుత్పత్తి మరియు ఇది దేనికి దారితీస్తుంది ఇది జన్యు మిశ్రమానికి దారితీస్తుంది ఇది ఒక కీ ప్రకృతి వివిధ జీవ రూపాలతో ఎలా ప్రయోగాలు చేస్తుంది ఇది వ్యక్తుల జన్యువులను మిళితం చేస్తుంది ప్రతి జీవి కనీసం ఈ భూమి నుండి ఇద్దరు పేరెంట్ల నుండి పుట్టింది మరియు పేరెంట్ ల నుండి జన్యువులను వారసత్వంగా పొందుతుంది ఈ మొత్తం సిద్ధాంతం ఉంది వీటిలో ఆధిపత్యం మరియు తిరోగమనం మరియు ఆ రకమైన అంశాలు ఉన్నాయి కానీ చివరికి జీవితం లో జరుగుతున్న కొత్త కొత్త జన్యువుల కలయికతో ప్రయోగం జరుగుతుంది దీని కోసం జెనోటైప్ అనే పదాన్ని ఉపయోగిస్తాము ప్రకృతి జెనోటైప్ తో ప్రయోగాలు చేస్తోంది జెనోటైప్ ఒక జీవి యొక్క రూపకల్పన లాంటిది మనుషులలో ఒకరైన ఈ పిల్లవాడు ఎత్తును ఒక పేరెంట్ నుండి లేదా ఇద్దరి పేరెంట్ ల నుండి వారసత్వంగా పొందాడని అలాగే జుట్టు యొక్క రంగు లేదా కళ్ళ రంగును వారసత్వంగా పొందారని చెబుతుంటాము మనము ఒక పేరెంట్నుండి కొన్నింటిని మరొక పేరెంట్ నుండి కొన్నింటిని వారసత్వంగా పొందుతాము ఒక మానవ కుటుంబంలో ఒక తోబుట్టువు మరొక తోబుట్టువు కంటే ప్రకాశవంతంగా ఉండవచ్చు ఎందుకంటే వారు వేర్వేరు తల్లిదండ్రుల నుండి వేర్వేరు విషయాలను వారసత్వంగా పొందారు జన్యురూపంతో జరుగుతున్న జన్యువుల యొక్క ఈ మొత్తం ఛర్ణింగ్ మనకు ఉంది సమలక్షణంగా పిలువబడే ఈ స్థాయిలో ఈ పోటీ జరుగుతోంది ఇది భౌతిక జీవి వాస్తవ ప్రపంచంలో పోటీ పడుతోంది ఆప్టిమైజేషన్తో దీనికి సంబంధం ఏమిటి సహజ ఎంపిక యొక్క ఈ ప్రపంచం నుండి ప్రేరణ పొందే ఆప్టిమైజేషన్ పద్ధతిని చూడాలనుకుంటున్నాము ఇక్కడ ఈ మొత్తం ఆలోచన అనేది ఉద్భవిస్తున్న ప్రవర్తన ఉద్భవిస్తున్న ప్రవర్తన యొక్క ఆలోచన ఏమిటంటే మరింత సంక్లిష్టమైన విషయాలను ఇవ్వడానికి సరళమైన భాగాలను కలిపి ఉంచడం ప్రకృతి అనేది జీవితపు బ్లాకు లను నిర్మిస్తోంది వీటిని మన వద్ద ఉన్న జన్యువులు అని పిలుస్తాము ఇది భిన్నమైన జన్యువుల కలయికతో ప్రయత్నిస్తుంది మరియు వాటిని ప్రపంచంలోకి వదులుతుంది అవి బతికి ఉంటే మనుగడను సాగిస్తాయి కాబట్టి వారు ఆహారం కోసం పోటీ పడుతున్నారు సహచరుల కోసం పోటీ పడుతున్నారు ఆశ్రయం కోసం పోటీ పడుతున్నారు గెలవగలిగిన వారు తమ జన్యువులను తరువాతి తరానికి పంపిస్తారు ఈ ప్రక్రియలో మనకు ఫిట్టర్ పాపులేషన్ ఉంటుంది కుందేళ్ళ పాపులేషన్ వేగంగా మారుతుంది ఇక్కడ వేగం అని ఎందుకు ఉపయోగిస్తున్నామంటే దాని గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం కనుక అవి అభివృద్ధి చెందుతున్నప్పుడు అవి వేగంగా మారుతాయి అదే సమయంలో నక్కలు వేగంగా మారుతున్నాయి వారి ఇరువురి మధ్య ఒక విధమైన యుద్ధం జరుగుతోంది ఉద్బవిస్తున్న ప్రవర్తన ఆప్టిమైజేషన్ ని సంప్రదించే విధానం ఇదేనా ఇది జన్యువులను రాండమ్ గా కలపడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మళ్ళీ ఇది రాండమ్ ప్రక్రియ మనం ఉత్తమమైనదాన్ని ఎలాగైనా ట్రాక్ చేయగలమా అని చూడాలి ఇక్కడ ప్రధాన ఆలోచన ఏమిటి జన్యువులను రాండమ్ గా కలపడానికి అనుమతిస్తారు మరియు ఉత్తమంగా ఉంచడానికి మనకు ఒక విధానం ఉంది ఇది ఒక కాంబినేషన్ని తయారు చేస్తుంది మరొకటి ఎంచుకుంటుంది కాబట్టి ఇక్కడ రెండు ప్రక్రియలు ఉన్నాయి జెనెరేట్మరియు టెస్ట్ అందులో ఒకటి కొత్త జీవులను జెనెరేట్ చేయడానికి విషయాలను మిళితం చేస్తుంది మరొకటి ఒక విధానం ఉంది ఇది ఏ జీవులు మంచివి మరియు ఏ జీవులు చెడ్డవి అని నిర్ణయించి వాటి మనుగడకు అనుమతిస్తుంది ఈ ప్రక్రియలో మనము డిజైన్ల ను మెరుగుపరచగలమా మరియు ఆప్టిమల్ రూపకల్పనతో రాగలమా అని చూడాలనుకుంటున్నాము ఇక్కడ ఆప్టిమల్ అనేది ఏదైనా కావచ్చు ఆప్టిమైజేషన్ యొక్క ఈ ఆలోచనను జెనెటిక్ అల్గోరిథం అనే పేరుతో పిలుస్తారు ఉదాహరణకు GA అని కూడా పిలుస్తారు దీనిని 1980 లో జాన్ హాలండ్ రూపొందించారు అతని విద్యార్థులలో ఒకరైన డేవిడ్ గోల్డ్బెర్గ్ దీని పై ఇప్పటికీ చాలా చురుకుగా పని చేస్తున్నారు వాస్తవానికి అతను జెనెటిక్ అల్గోరిథమ్స్ అని పిలువబడే ఒక పుస్తకాన్ని వ్రాశాడు ఇది ఈ అంశంపై బాగా ప్రాచుర్యం పొందిన పుస్తకం జెనెటిక్ అల్గోరిథంల ఆలోచన ఏమిటంటే అవి పాపులేషన్ తో పనిచేస్తాయి మొదటి స్టెప్ ఎన్కోడ్ చెయ్యడం మనం సొల్యూషన్స్ స్పేస్ లో పని చేస్తున్నాము కాబట్టి ఒక సొల్యూషన్ ని స్ట్రింగ్ గా ఎన్కోడ్ చేయాలి ఇక్కడ స్ట్రింగ్ అనే పదాన్ని ఉపయోగించాము కానీ ఈ కమ్యూనిటీ లో స్ట్రింగ్కు బదులుగా దాన్ని క్రోమోజోమ్ అని పిలుస్తాము కాబట్టి ఇది క్రోమోజోమ్ ఇది చేయబోయే డిజైన్ గురించిన నిర్ణయాలను కలిగి ఉంటుంది కానీ దానిని స్ట్రింగ్గా భావిస్తుంది కాబట్టి మొదటి విషయం ఏమిటంటే సొల్యూషన్ ని స్ట్రింగ్గా ఎన్కోడ్ చేయడం దీనికి సరళమైన ఉదాహరణ SAT ప్రాబ్లెమ్ ఇక్కడ సొల్యూషన్ బిట్స్ స్ట్రింగ్ వలె ఉంటుంది లేదా TSP ని ఒక విధమైన స్ట్రింగ్ వలె ఎన్కోడ్ చేయవచ్చు మనము GA లతో పరిష్కరించాలనుకునే ఏ రకమైన సమస్యకైనా సొల్యూషన్ ని స్ట్రింగ్ గా ఎన్కోడ్ చేయాలి ఈ పాపులేషన్ స్ట్రింగ్ ల యొక్క పాపులేషన్ Pn అనే ఈ పాపులేషన్ n ఎలిమెంట్ ల పాపులేషన్ అని చెప్పవచ్చు మొదటి స్టెప్ ఎన్కోడ్ చెయ్యడం కాండిడేట్ సొల్యూషన్ లు స్ట్రింగ్ లు గా మారుతాయి ప్రారంభ దశలో రాండమ్ గా జెనెరేట్ చేయబడిన కాండిడేట్ ల పాపులేషన్ తో మనము పని చేస్తాము తర్వాతి స్టెప్ ఏమిటంటే ఉత్తమమైన కొత్త కాండిడేట్ లను ప్రొడ్యూస్ చేయడానికి స్ట్రింగ్ లను కలపడానికి ప్రయత్నించడం ఉత్తమమైనదని ఎలా నిర్ణయిస్తాము ప్రకృతి మాదిరిగానే వాస్తవ ప్రపంచానికి సంబంధించిన డిజైన్ల కు వీటిని వదులుకోనివ్వము ఫిట్నెస్ ఫంక్షన్ f ని రూపొందిస్తాము ఇది eval లాంటిది ఇది మనం ప్రారంభం లో ఉపయోగించిన h లాంటిది హ్యూరిస్టిక్ ఫంక్షన్తో ప్రారంభించడం ద్వారా మనము ఈ ఆప్టిమైజేషన్ ప్రపంచానికి వచ్చామని గుర్తుంచుకోవాలి దీనిని ఎవొల్యూషన్ అని పిలుస్తాము ఎందుకంటే ఆప్టిమైజేషన్ కమ్యూనిటీ దీనిని ఇలా పిలుస్తుంది మరియు ముఖ్యంగా జెనెటిక్ అల్గోరిథం లలో దీనిని ఫిట్నెస్ ఫంక్షన్ పిలుస్తారు ప్రతి కాండిడేట్కి ఫిట్నెస్ విలువ ఉంటుంది ఇది ఆ కాండిడేట్ ఎంత మంచిదో మనకు తెలియజేస్తుంది జెనెటిక్ అల్గోరిథం లలో 3 ప్రాథమిక దశలు ఉన్నాయి ప్రారంభ పాపులేషన్ p తో మొదలుపెడ్తాము ఇది మనము చేస్తున్న ప్రాథమిక పని సిస్టం ని డిజైన్ చెయ్యడం GA అల్గోరిథం లో 3 దశలు ఉన్నాయి మొదటి దశను సెలక్షన్ అని పిలుస్తారు ఇది ఫిట్నెస్కు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి వాస్తవ ప్రపంచానికి భిన్నంగా జెనెటిక్ అల్గోరిథం క్లోనింగ్ చేస్తుంది కాండిడేట్ ల కాపీలను సృష్టిస్తుంది మనము ఏమి చేస్తాము మనము P1 P2 P3 Pn అనే కాండిడేట్ లను కలిగి ఉన్నాము అందులో ప్రతి కాండిడేట్ కి ఫిట్నెస్ ఫంక్షన్ ఉంటుంది ఈ పాపులేషన్ ని పునరుత్పత్తి చేస్తాము లేదా ఈ పాపులేషన్ని క్లోన్ ఇండివిడ్యుల్ ల ద్వారా వాటి ఫిట్నెస్కు అనులోమానుపాతంలో క్లోన్ చేస్తాము అంటే ఫిట్ కాండిడేట్ లకు ఎక్కువ కాపీలు మరియు అన్ఫిట్ కాండిడేట్ లకు తక్కువ కాపీలు చేస్తాము తక్కువ అంటే ౦ ఎక్కువ అంటే 1 2 3 4 ఏదైనా కావచ్చు మనము దీన్ని ఎలా చేయాలి ఎలాగైతే రాండమ్ ప్రాసెస్ ని జెనెరేట్ చేస్తామో అదే విధమైన ప్రక్రియ మనము దీనిని రౌలెట్ వీల్ గా భావించవచ్చు దీనిలో వాటి ఫిట్నెస్కు అనులోమానుపాతంలో సెక్టార్ లను కేటాయిస్తాము ఇది P1 P2 P3 P4మరియు మొదలైనవి అవి పొందే కోణం మొత్తం ఫిట్నెస్ విలువకు అనులోమానుపాతంలో ఉంటుంది P4 చాలా బాగా ఫిట్ అయ్యింది కాబట్టి ఇది పెద్ద కోణాన్ని పొందుతుంది తర్వాత P3 మరియు మిగిలినవన్నీ దానిని రాండమ్ గా తిప్పినప్పుడు అక్కడ ఒక పాయింట్ ఉంటుంది ఎక్కడైది అది ఆగిపోయిందో అక్కడ ఆ కాండిడేట్ కి ఒకసారి పునరుత్పత్తి చేయడానికి అనుమతిస్తుంది మనము దానిని తిప్పాము ఇది P4 వద్ద ఆగుతుందని అనుకుందాం ఇది భ్రమణ మరియు రౌలెట్ వీల్వంటి రాండమ్ భ్రమణాన్ని ఇవ్వగలదని గుర్తుంచుకోండి మరియు నీడిల్ ఎక్కడ ఉందో గమనించండి మనము దీనిని n సార్లు చేస్తాము n కొత్త ఎలిమెంట్ ల పాపులేషన్ ఉత్పత్తి చేస్తాము కాబట్టి దీనిని P1′ P2′ Pn′ ప్రైమ్ అని అనుకుంటాము ఇది సెలక్షన్ అని పిలువబడే మొదటి దశ ఇక్కడ ఒరిజినల్ యొక్క కాపీలను తయారు చేస్తున్నాము కాని ప్రతి కాండిడేట్ కి ఒక కాపీని తయారు చేయలేము ఫిట్ కాండిడేట్ల కు ఎక్కువ కాపీలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ యారో వద్ద P4 ఒకటి కంటే ఎక్కువసార్లు ఆగే అవకాశం ఉందని మనం చూడవచ్చు కాబట్టి p4 కి ఎక్కువ కాపీలు రావచ్చు కానీ ఇక్కడ ఉన్నదానికి 0 కాపీలు లభిస్తాయి అది అవకాశం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇది రాండమ్ అల్గోరిథం ఏమివస్తుందో మనం నిర్ణయాత్మకంగా చెప్పలేము మనము చెబుతున్నది ఏమిటంటే ఈ రౌలెట్ వీల్ n సార్లు తిరుగుతుంది మరియు ఏ కాండిడేట్ ల పేర్లు ఈ నీడిల్ వద్ద కనిపిస్తాయో వాటికి మనం కాపీలను సృష్టిస్తాము మనము n కాండిడేట్ ల క్రొత్త పాపులేషన్ ని సృష్టిస్తాము మరియు ఈ పాపులేషన్ లో ఫిట్ మెంబర్ లు ఒకటి కంటే ఎక్కువసార్లు కనిపించే అవకాశం ఉంటుంది మరియు అన్ఫిట్ మెంబెర్లు చక్రం నుండి బయటికి వెళ్లాల్సి ఉంటుంది ప్రకృతిలో జరిగేదానికి మరియు దీనికి ఉన్న చిన్న వ్యత్యాసం ఇదే మనము తుది జాబితాను సృష్టించము మరియు వాటిని పోటీకి పంపించము అవి ఎంత మంచి గా ఉంటే దానికి అనుగుణం గా క్లోన్ చేయడానికి వాటిని అనుమతిస్తాము మరియు అవి ఒకటి కంటే ఎక్కువసార్లు క్లోన్ చేయగలవు GA కమ్యూనిటీ పరంగా రెండవ దశను క్రాస్ ఓవర్ అంటారు మనము ఇక్కడ ఏమి చేస్తాము రాండమ్ గా ఈ పాపులేషన్ ని జత చేస్తాము ఉదాహరణకు P1 ను వేరొకదాని తో P2 ను మరొక దానితో ఈ విధంగా అన్నిటిని జత చేయవచ్చు ఈ క్రొత్త పాపులేషన్ యొక్క ఈ అంశాలను రాండమ్ గా జత చేస్తాము రాండమ్ గా వారి జన్యువులను కలపాలి జన్యువుల కలయికను క్రాస్ ఓవర్ అని పిలుస్తారు ఇది మనం ఉపయోగించే పదం ఇక్కడ ఆలోచన ఏమిటంటే ఉదాహరణకు P1 అనేది x అనే జన్యువు తో తయారైందని అనుకుందాం దీనిలో 9 కంపోనెంట్ లు ఉన్నాయని అనుకుందాం ఉదాహరణకు ఇది 9 వేరియబుల్స్ SAT ప్రాబ్లెమ్ అయితే 9 బిట్ లు ఉంటాయి వాటిని x1 x2 x3 x4 x9 అని అనుకుందాం ఇప్పుడు P2 P1 P2 తో జత చేయబడింది అనుకుందాం లేదా మీరు దీనిని pi మరియు pj అనుకోవచ్చు దీనిని y1 y2 y3 y9 అనుకుందాం ఈ Pi మరియు Pj అనే ఇద్దరు పేరెంట్ లను ఈ యాదృచ్ఛిక సంయోగ ప్రక్రియ ద్వారా కలిపాము మనము రాండమ్ గా రెండు ఎలిమెంట్ లను తయారు చేసి తరువాత వాటి జన్యువులను కలపాలని అనుకున్నాము ఇలా చేయడానికి ఒక మార్గం ఏమిటంటే ఎక్కడ ఒకచోట ఈ విధంగా ఒక గీతను గీద్దాం క్రొత్త ఛైల్డ్ లను క్రియేట్ చేద్దాం C1 కి x1 x2 x3 x4 ను ఇక్కడి నుండి తీసుకొని y1 y5 y6 y9 ను దీని నుండి తీసుకుంటాము మరొక చైల్డ్ కి y1 నుండి y4 వరకు మరియు వేరొక దాని లో x5 నుండి x9 వరకు తీసుకుంటాం జన్యువుల కలయిక ప్రక్రియను క్రాస్ఓవర్ అని పిలుస్తారు మరియు దీనిని క్రాస్ ఓవర్ అని ఎందుకు పిలుస్తారో మీరు చూడవచ్చు కొన్ని జన్యువులు ఒక కాండిడేట్ నుండి మరొక కాండిడేట్ నుండి మరికొన్ని జన్యువులను వేరేవిధంగా క్రాస్ గా తీసుకుంటున్నాం ఈ ప్రత్యేకమైన క్రాస్ ఓవర్ను సింగిల్ పాయింట్ క్రాస్ ఓవర్ అంటారు కానీ ఇతర క్రాస్ ఓవర్లను కూడా రూపొందించవచ్చు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ సింగిల్ పాయింట్ గురించి ఏమీ లేదు ఇది వివరించడానికి మాత్రమే మనము దానిని ఇక్కడ చేసాము కాబట్టి మనము రాండమ్గా ఇక్కడ ఒక పాయింట్ ని ఎంచుకుంటాము దానికి ఒక వైపు ఉన్న ప్రతిదీ ఒక చైల్డ్ కి వెళుతుంది మరొక వైపు ఉన్నది మరొక చైల్డ్ కి వెళుతుంది ఇదేవిధంగా మిగిలిన వాటికీ జరుగుతుంది మనము SAT ప్రాబ్లెమ్ ని గనక గుర్తుచేసుకున్నట్లైతే ఒక సొల్యూషన్ నుండి మొదటి 4 బిట్ విలువలను మరియు ఇతర పేరెంట్ నుండి తదుపరి 5 బిట్లను తీసుకుంటాము అదేవిధంగా ఇతర చైల్డ్ లకు కూడా జరుగుతుంది దానిలోని ఈ 2 భాగాలు గురించి చూడవచ్చు ఒకటి కాంబినేషన్ ని తయారు చేయడం క్రాస్ ఓవర్ చేస్తుంది మరియు మరొకటి ఇతరులు ఎన్నుకోవడం అనేది సెలక్షన్ చేత చేయబడుతోంది దీన్ని ప్రాథమికంగా లూప్లో ఉంచాము పాపులేషన్ ని తీసుకుని దాని నుండి క్రొత్త గా క్లోన్ చేసిన పాపులేషన్ ని క్రియేట్ చేస్తాం తర్వాత క్రాస్ఓవర్ చేస్తాం ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది కంప్లీట్ నెస్ కొరకు కొన్నిసార్లు పాపులేషన్కి జన్యువు లేకపోవచ్చు ఈ ప్రక్రియ నుండి కొత్త రకమైన జాతులు ఎలా బయటపడతాయి మనకు మూడవ దశ ఉంది మొదటి దశ సెలక్షన్ రెండవ దశ క్రాస్ ఓవర్ మరియు మూడవ దశను మ్యుటేషన్ అంటారు మ్యుటేషన్ అంటే రాండమ్గా అని అర్థం రాండమ్ మాత్రమే కాదు ఇది ఒక అరుదైన సంఘటన ప్రతిసారి ఒక దానిలో ఒక జన్యువును రాండమ్ గా మారుస్తాము ఫిట్నెస్ ప్రకారం పునరుత్పత్తి చేయబడిన న ఎలిమెంట్ ల యొక్క ఈ మొత్తం పాపులేషన్ ని కలిగి ఉన్నాము అప్పుడు మనము ఉప జన్యువులను తయారుచేస్తాము ఆపై మనము ఒక కాండిడేట్ లో కొంత యాదృచ్ఛిక మార్పు చేస్తాము క్రొత్త జన్యువులు రావడానికి ఇది అనుమతిస్తుంది ఉదాహరణకు ఈ 9 వేరియబుల్ ల SAT ప్రాబ్లెమ్ ని తీసుకుంటే ఇందులో 50 మంది కాండిడేట్ల పాపులేషన్ ఉంది అనుకుందాం మరియు మొత్తం 50 మందికి వాటి 3 వ బిట్ 0 గా ఉంటుంది ఇప్పుడు వారిలో 50 మందికి 3 వ బిట్ 0 గా ఉంటే మనం ఈ చర్నింగ్ ఎంత చేయాల్సి ఉంటుంది 3 వ బిట్ 0 గా ఉంటుంది ఎందుకంటే ఇద్దరి పేరెంట్ లకు 3 వ బిట్ 0 గా ఉంటుంది ఈ క్రాస్ ఓవర్ ఆపరేషన్ ఫలితంగా 3 వ బిట్ రెండు చిల్డ్రన్ లలో కూడా 0 గా ఉంటుంది మనం ఆ 3 వ బిట్ను ఒక విధంగా కోల్పోతాము అలాంటిదే తీసుకున్నాము మ్యుటేషన్లో ఎక్కడో ఒక చోట రాండమ్ మార్పు జరుగుతుంది కాని మనము దీన్ని చాలా అరుదుగా చేస్తాము ఇది కూడా కంప్లీట్ నెస్ కోసమే కాబట్టి ప్రధాన ప్రక్రియలు సెలక్షన్ మరియు క్రాస్ ఓవర్ కానీ ఒక ప్రక్రియ ఉంది ఇది ఎప్పుడో ఒకసారి కొంతమంది కాండిడేట్ లలో కొంత మార్పు లేదా రాండమ్ గా మార్పును తీసుకొస్తుంది మనము SAT గురించి మాట్లాడేటప్పుడు బిట్స్ గురించి మాట్లాడుతున్నాము లేకపోతే ఇక్కడ ఈ ఎన్కోడింగ్ ప్రక్రియని మరింత జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఒక బిట్ అనేది సులభంగా ఉంటుంది కానీ చాలా సమస్యలకు 1 బిట్ ద్వారా సూచించే కంపోనెంట్ లే ఉండవు కొన్ని బిట్ ల యొక్క సమూహాన్ని కలిగి ఉంటాయి అప్పుడు ఒకే బిట్ కాకుండా బిట్ ల సమూహం చుట్టూ తిరగడానికి ఒక అల్గోరిథంను రూపొందించాలి అప్పుడు మీరు మ్యుటేషన్ ని జాగ్రత్తగా ఉపయోగించాలి దేనినైనా అర్ధవంతమైనదిగా మార్చవచ్చు కానీ అర్ధవంతం కానిది గా కాదు దీని నుండి మనకు క్రొత్త పాపులేషన్ లభిస్తుంది ఇది P1″ P2″ Pn″ మ్ క్లోనింగ్ ద్వారా మనకు లభించినది P′ పాపులేషన్ మరియు ఈ P″ పాపులేషన్ క్రాస్ ఓవర్ ద్వారా వచ్చింది మ్యుటేషన్ ఇక్కడ పరిగణనలోకి తీసుకోబడిందని గుర్తించాలి ఇప్పుడు ఈ దశలో మనం చేసే వాటికీ వైవిధ్యాలు ఉన్నాయి ఇవి ఫిట్నెస్ విలువలపై సార్ట్ చేయబడ్డాయని అనుకుంటే అప్పుడు ఇవి ఉత్తమమైనవి ప్రాసెసింగ్ కొరకు ఇవి సార్ట్ చేయబడతాయి బాగా ఫిట్ అయ్యేవి ఇక్కడ ఉన్నాయి మరియు తక్కువగా ఫిట్ అయ్యేవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమి చేయగలము అంటే k అనేది n కంటే కొంచెం చిన్నదిగా ఉన్న బాగా ఫిట్ అయ్యే కే ఎలెమెంట్ లను తీసుకోవచ్చు మరియు మనం దానిని అసలు పాపులేషన్ లో తక్కువగా ఫిట్ అయ్యే k ఎలెమెంట్ ల ద్వారా మార్చవచ్చు మనము ఇక్కడ ఏమి చేస్తున్నాం అంటే ఈ n ఎలిమెంట్ల పాపులేషన్ తో ప్రారంభించాము మరియు ఈ డయాగ్రమ్ ని గీయడానికి అనుమతించే విధంగా అవి ఇక్కడ ఫిట్నెస్ ప్రకారం సార్ట్ చేయబడిందనుకుందాం క్రొత్త పాపులేషన్ ని పొందడానికి మొత్తం పాపులేషన్ ని క్లోన్ చేస్తాము మొత్తం పాపులేషన్ అంటే అర్థం ఫిట్ నెస్ విలువకు అనుగుణంగా సూచించడం బాగా ఫిట్ అయిన మెంబెర్ కి ఎక్కువ కాపీలు లభిస్తాయి మరియు చాలా అన్ఫిట్ అయిన మెంబెర్ కి తక్కువ కాపీలు లేదా 0 కాపీలు లభిస్తాయి కొన్నిటికి అప్పుడు 0 కాపీలు ఉంటాయి అప్పుడు ఈ క్రాస్ ఓవర్ చేసి జన్యువులను కలపాలి ఈ పాపులేషన్లో వాటి పాత జన్యువులను కలపాలి ఇప్పుడు ఇక్కడ చాలా మంచి కాండిడేట్ ఉంటే ఎలా అని కొందరు వాదిస్తారు ఈ P1 ని తీసుకుంటే దాని ఫిట్నెస్ విలువ 98 అనుకుందాం మరియు మిగతావన్నీ 67 మరియు 65 ఆలా ఉన్నాయి అనుకుందాం ఫిట్నెస్ విలువ 98 ఉన్న ఆ కాండిడేట్ ని కోల్పోతున్నామా దీన్ని రూపొందించడానికి ఒక మార్గం ఏమిటంటే మీరు ఈ క్రొత్త పాపులేషన్లో బాగా సరిపోయే కాండిడేట్ ని తీసుకొని వాటిని ఈ తక్కువ k ఫిట్ పాపులేషన్ ని ఈ ఎక్కువ k ఫిట్ పాపులేషన్ తో మారుస్తాం లేదా కలుపుతాం అప్పుడు అసలు పాపులేషన్ నుండి ఆ కొన్నింటిని తీసుకుని ఇక్కడ ఉంచుతాం ఇది కేవలం డిజైన్ ప్రశ్న k n అవుతుంది వాస్తవానికి ప్రకృతిలో జరిగేది కూడా ఇదే నా ఉద్దేశ్యం ఏమిటంటే ప్రకృతి ఎవరిని ఎప్పుడూ జీవించి ఉండేలా అనుమతించదు గోల్డ్బెర్గ్ రాసిన ఈ పుస్తకంలో కొన్నింటిని మనము చదివినట్లయితే ఈ ఎన్కోడింగ్ పద్దతిని ఎలా రూపొందించాలి అనే దానిపై ఆయన అధ్యయనం చేస్తారు కాబట్టి మంచి జన్యువులు ఏదో ఒక విధంగా కలిసి ఉండి ముందుకు సాగే ధోరణిని కలిగి ఉంటాయి 9 జన్యువులు లేదా 9 వేరియబుల్స్ తో ఈ SAT ఉదాహరణలో కొంతమంది కాండిడేట్ లలో మనం కొన్ని మంచి విలువలను కనుగొనవచ్చు ఆ కాండిడేట్ లను x3 మరియు x4 అనుకుంటాము చివరగా సొల్యూషన్ విలువ ఏమిటో మనం కనుగొన్నాము అవి కలిసి ఉండేలా మనం ఎలా చూసుకోవాలి గోల్డ్బెర్గ్ జన్యువుల సమూహం మరియు మొదలైన వాటి గురించి చర్చించారు మీరు కలిసి ఉంచిన జన్యువులు తో కూడిన డిజైన్ ఉంటే అవి కలిసి ఉంటాయని అతను అయన భావన అవి విడిపోకుండా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ జెనెటిక్ ప్రోగ్రామింగ్ లేదా జెనెటిక్ అల్గోరిథం కమ్యూనిటీ తో సంబంధం ఉన్న వాటిలో ఒకటి ఏమిటంటే ఒక కాండిడేట్ కి మంచి జన్యువులు ఉన్నప్పుడు మంచి జన్యువులు తప్పనిసరిగా కలిసి ఉండేలా చూసుకోవచ్చు అవి విభజించబడవు ఎందుకంటే ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ఇది జన్యువుల యొక్క స్పష్టమైన మార్పిడి పేరెంట్ యొక్క ప్రతి జన్యువు ఉదాహరణకు x3 మంచి జన్యువు అయితే ఇది ఈ క్యూలో ఉన్న చిల్డ్రన్లలో ఒక చైల్డ్ కు మాత్రమే వెళ్తుంది ఎందుకంటే c1 x3 ని తీసుకుంటుంది కాని c2 y3 ని తీసుకుంటుంది కాబట్టి ఇది వాస్తవ ప్రపంచంలో జరిగినట్లు జరగదు ఇక్కడ మంచి జన్యువు అనేది ఇద్దరి చిల్డ్రన్ లకి వెళ్ళగలదు ఈ సందర్భంలో అది ఒక చైల్డ్ కి మాత్రమే వెళ్తుంది ఉదాహరణకు x3 మరియు x5 మంచి జన్యువులైతే మంచి జన్యువులు కలిసి ఉండేలా ఎలా చూడగలం అంటే అవి ఒక కాండిడేట్ లో మాత్రమే ఉంటారు ఇది గోల్డ్బెర్గ్ పరిశీలించిన విషయాలలో ఒకటి ఇక్కడ ఆ వివరాలు అవసరం లేదు కాని ఈ పద్ధతి లో ఇక్కడ k ఉత్తమమైనవి ఎంచుకుంటాము మరియు k అన్ఫిట్ వాటిని ఈ k ఉత్తమైన వాటితో భర్తీ చేయాలి ఇది ఒక విధంగా మంచి కాండిడేట్లను సజీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తోంది వాస్తవానికి ఈ P1″ ఇది పూర్తిగా కొత్త కాండిడేట్ ఎందుకంటే ఇది ఈ క్రాస్ ఓవర్ ద్వారా ఉత్పత్తి అవుతుంది P1 అనేది కొన్ని ఇతర మూలకాలతో క్రాస్ ఓవర్ చేస్తుంది ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది వాస్తవానికి ఇది 98 కన్నా మెరుగ్గా ఉంటుంది ఇది సాధ్యమైనదే మనము జన్యువులను కలిపినప్పుడు మంచి జన్యువులను కలిగిన కాండిడేట్ వారి జన్యువుల సంఖ్యను పెంచుతాయని ఆశిస్తున్నాము మరియు ఫిట్నెస్కు అనుగుణంగా ఉండే ఎంపిక ప్రక్రియ ద్వారా దీన్ని నిర్దారిస్తాము ఏదైనా ప్రశ్నలు ఉంటే తదుపరి తరగతిలో మనము వాటికి సమాధానం తెలుసుకుందాం జెనెటిక్ అల్గోరిథం ల కూలంకషంగా తెలుసుకోవడానికి గోల్డ్బెర్గ్ పుస్తకం నుండి మళ్ళీ ఒక ఉదాహరణ తీసుకుంటాను ఈ కమ్యూనిటీ కి సంబందించిన సమస్యల గురించి మనం ఆలోచించాలి వాటిలో ఒకటి ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ సమస్య ట్రావెలింగ్ సేల్స్ మెన్ సమస్యను పరిష్కరించడానికి జెనెటిక్ అల్గోరిథంలను ఎలా ఉపయోగించగలం కాబట్టి ఏ విధంగానైనా నేను అలా చెప్తాను ఎందుకంటే మనం ఇప్పటివరకు TSP ని ఎన్కోడ్ చేసిన మార్గం ఏమిటంటే మనకు 9 నగరాలు ఉన్నాయని అనుకోండి పేరెంట్ P1 1 2 3 7 1 49685 మరియు పేరెంట్ P2 1 2 3 4 5 6 7 8 9 గా అనుకుందాం ఈ ఇద్దరు పేరెంట్ లు ఉన్నాయి అంటే వీటిని రెండు టూర్ లు గా అనుకుంటాం అంటే ఇక్కడ మీరు 2 నుండి 3 3 నుండి 7 మరియు 7 నుండి 1 వరకు ఇలా వెళ్తూ ఉంటుంది ఇక్కడ 1 నుండి 2 మరియు 2 నుండి 3 వరకు ఇలా వెళ్తూ ఉంటుంది సింగిల్ పాయింట్ క్రాస్ ఓవర్ ఇక్కడ పనిచేయదని మనం గమనించవచ్చు ఎందుకంటే రాండమ్ గా ఒక పాయింట్ ని తీసుకుంటే ఇక్కడ 4 నగరాల తరువాత తీసుకుంటే నేను ఏమి చేస్తున్నాను నేను 2 నుండి 3 నుండి 7 నుండి 1 నుండి 5 నుండి 6 నుండి 7 వరకు వెళ్తున్నాను ముందే లూప్ ను క్లోజ్ చేస్తున్నాం దానికి అనుమతి లేదు ట్రావెలింగ్ సేల్స్ మెన్ సమస్యలో పరిష్కారం తప్పనిసరిగా నగరాల యొక్క పెర్ముటేషన్ గా ఉండాలి కానీ నేను ఈ సింగిల్ పాయింట్ క్రాస్ ఓవర్ చేస్తే ఈ నగరాలను ఇక్కడి నుండి మరియు ఈ నగరాలను ఇక్కడి నుండి తీసుకుంటాము ఇక్కడ ఉండేది నిజమైన కాండిడేట్ టూర్ కాదు ఎందుకంటే ఈ టూర్ లో లూప్ ఉంది 2 నుండి 3 3 నుండి 7 7 నుండి 1 వరకు వెళుతున్నప్పుడు మీరు 5 నుండి 6 వరకు వెళుతున్నారు ఆపై 7 కి తిరిగి వస్తున్నారు మరియు కొన్ని నగరాలను ఎప్పుడూ విజిట్ చేయలేము 4 ని విజిట్ చెయ్యము 8 ని విజిట్ చెయ్యము 9 ని విజిట్ చెయ్యము కాబట్టి అది కాండిడేట్ సొల్యూషన్ కాదు మనకు కావలసింది కాండిడేట్ సొల్యూషన్ యొక్క పాపులేషన్ ఇక్కడ కాండిడేట్ సొల్యూషన్ ఏమిటి దీనిలో ప్రతి నగరాన్ని సరిగ్గా ఒకసారి విజిట్ చేసి ఆపై ప్రాథమికంగా ఇది 1 నుండి 9 సంఖ్య ల పెర్ముటేషన్ మరియు సంఖ్యల క్రమం పెర్ముటేషన్ లేదు ఎందుకంటే 7 పునరావృతమవుతుంది మరియు 4 లేదు కాబట్టి ఇది పెర్ముటేషన్ కాదు TSP ల కోసం క్రాస్ ఓవర్ ఆపరేటర్ల ను ఎలా రూపొందించగలం ఈ ప్రశ్న రెండు భాగాలుగా ఉంది ఆ కాండిడేట్ సొల్యూషన్ ని వివిధ రకాలుగా సూచించడం గురించి మనం ఆలోచించడం మరియు వేర్వేరు క్రాస్ ఆపరేటర్ల గురించి ఆలోచించడం వివిధ రకాల క్రాస్ ఓవర్ ఆపరేటర్లతో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కావలిసినంత వర్క్ జరుగుతుంది ఇద్దరు పేరెంట్లను తీసుకోవటానికి క్రాస్ ఓవర్ అనే భావనను సాధారణీకరిస్తాము మరియు ఆ ఇద్దరు పేరెంట్ ల నుండి ఇద్దరు చైల్డ్ లను పొందుతాము కాబట్టి ఈ రెండు పనులను తదుపరి తరగతిలో ప్రారంభిస్తాము ఒక సాధారణ సమస్య కోసం జెనెటిక్ అల్గోరిథం ల ఉదాహరణను చూద్దాం ఆపై GA లను ఉపయోగించి TSP ఎలా పరిష్కరించబడుతుందో పరిశీలిస్తాము తరువాతి తరగతికి వెళ్లే ముందు దాని గురించి కొంత ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడితో ముగిస్తున్నాం